మేము అనలాగ్ టు డిజిటల్ మార్పిడి పై చర్చ కొనసాగిస్తున్నాము ఈ ఉపన్యాసం లో మనం మొదట మరొక రకమైన A D కన్వర్టర్ గురించి మాట్లాడుతాము ఇది గత ఉపన్యాసం లో చర్చించిన కౌంటర్ రకం లేదా ట్రాకింగ్ రకం కన్వర్టర్ మాదిరి గానే ఉంటుంది కాని మార్పిడి సమయం పరంగా ఇది చాలా సమర్థవంతం గా ఉంటుంది మరియు మనం ఉపయోగిస్తున్న ARM డెవలప్మెంట్ బోర్డు లో ఎలాంటి A D మార్పిడి సౌకర్యాలు ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుంటున్నాము ఈ A D కన్వెర్షన్ యొక్క పద్ధతిని సక్సెసైవ్ అప్ప్రోక్సిమేషన్ టైపూ A D కన్వర్టర్ అంటారు ఆపరేషన్ సూత్రం లేదా బైనరీ సెర్చ్ తో సమానం గా లేదా సారూప్యమైనది గా ఉంటుంది మీలో ఎవరికయినా డేటా స్ట్రక్చర్స్ గురించి ప్రాధమిక పరిజ్ఞానం ఉండి ప్రోగ్రామింగ్ ఫై మంచి అవగాహన ఉన్నట్లయితే మీకు బైనరి సెర్చ్ అల్గారిథమ్ గురించి కూడా తెలిసివుండవచ్చు ప్రోగ్రామింగ్ గురించి మీకు బాగా తెలిసిన వారికి డేటా నిర్మాణంపై కొంత ప్రాథమిక జ్ఞానం మరియు అవగాహన ఉంటే మీరు బైనరీ సెర్చ్ అల్గోరిథం అంతటా వచ్చి ఉండవచ్చు తెలియని వారి కోసం బైనరీ సెర్చ్ అంటే ఏమిటో చెపుతాను నా వద్ద శ్రేణిలో నిల్వ చేయబడిన సంఖ్యల జాబితాలిస్ట్ అఫ్ నంబర్స్ ఉందని అనుకోండి మరియు ఈ సంఖ్యలు ఆరోహణ లేదా అవరోహణ క్రమం లో ascending or descending order క్రమబద్దీకరించబడి ఉన్నాయి ఇప్పుడు నేను ఒక సంఖ్య కోసం శోధించాలనుకుంటున్నాను ఏదయినా ఒక సంఖ్య 45 అని అనుకోండినేను ఈ సంఖ్య ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకవేళ శ్రేణి క్రమబద్ధీకరించబడకపోతే నేను దానిని మొదటి నుండి చివరి వరకు శోధించాలి కానీ ఇక్కడ శ్రేణి క్రమబద్ధీకరించబడి ఉన్నందున నేను చాలా సులువైన ఉపాయాన్ని అనుసరించగలను నేను శ్రేణి మధ్యలో ప్రారంభించగలను మధ్య మూలకం నేను శోధించదలిచిన మూలకం కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువ అని పోల్చగలను మధ్య మూలకం దాని కంటే తక్కువగా ఉందని నేను కనుగొంటే నా మూలకం కుడి వైపున ఉండాలి లేదా అది వేరే విధంగా ఉంటే అది ఎడమ వైపున ఉండాలి కాబట్టి ఇక్కడ పోలిక లో నేను జాబితా పరిమాణాన్ని సగానికి తగ్గించాను నేను ఎంచుకున్న సగం కోసం ప్రక్రియను మళ్ళి మళ్ళి చేస్తాను ఇది కుడి భాగంలో ఉందని అనుకుందాం నేను మళ్ళీ మధ్య లో అన్వేషణ కొనసాగిస్తాను అన్వేషణ ను బట్టి నేను ఎడమ సగం లేదా కుడి భాగంలో చూడాలి నేను ఈ విధానాన్ని మళ్ళి మళ్ళి చేస్తున్నాను ఒకవేళ నేను శ్రేణి లో 128 సంఖ్య లను కలిగి ఉన్నానని అనుకుందాం అప్పుడు పోలిక తరువాత నేను జాబితా ను సగానికి తగ్గిస్తాను అది 64 అవుతుంది మరొక శోధన తరువాత అది 32 అవుతుంది మరొక శోధన తరువాత ఇది 16 అవుతుంది ఇది 8 4 2 మరియు 1 లాగా ఉంటుంది అది ఉందో లేదో తెలియాలి కాబట్టి 7 పోలికలు అవసరం ఈ 7ఎక్కడ నుండి వచ్చింది అని ఆశ్చర్యపోకండి ఏమిటి 7 అంటే ఇది LOG 2 128 సక్సెసైవ్ అప్ప్రోక్సిమేషన్ టెక్నాలజీ అనేది A D కన్వెర్షన్ ని ఉపయోగిస్తున్నప్పుడు హార్డ్వేర్లో బైనరీ సెర్చ్ ను అమలు చేయడం లాంటిది అనుకోవచ్చు ఇక్కడ 128 ని చూసినట్లయితే log2 128 పోలికలు అవసరం అవుతాయి ఇక్కడ 2n నెంబర్ అఫ్ ఎలెమెంట్స్ ఉన్నాయనుకుంటే దానికి log2 2n n అవ్వాల్సి వస్తుంది అనగా n నెంబర్ అఫ్ స్టెప్స్వాడుకోవలసి వస్తుంది దీనికి 2n క్లాక్ పల్స్ ఉపయోగ పడదు కేవలం n క్లాక్ పల్స్ మాత్రమే అవసరమవుతుంది మనం ఇక్కడ కౌంటర్ కి బదులుగా సెన్సిటివ్ అప్ప్రోక్సీమెట్ రిజిస్టర్ ని ఉపయోగిద్దాం ఇక్కడ A D కన్వెర్టర్ ని 4 బిట్ గా భావిద్దాం మేము ఈ రిజిస్టర్ను 1 0 0 0 తో ప్రారంభిద్దాం ఈ 1 0 0 0 అంటే 8 ఇది 0 నుండి 15 పరిధికి మధ్య లో ఉంటుంది నేను మిడిల్ పాయింట్తో ప్రారంభిస్తాను అది తక్కువ లేదా అంతకంటే ఎక్కువ అని పోల్చాను ఇన్ పుట్ చిన్నది అని నేను చెప్పాను అనుకుందాము అప్పుడు అది ఎడమ సగం 0 నుండి 7 వరకు ఉంటుంది 0 నుండి 7 మధ్య బిందువు ఏమిటి కాబట్టి 4 అంటే ఏమిటి 4 అంటే 0 1 0 0 మరియు కుడి వైపున ఎక్కువ ఉంటే అది అంటే 9 నుండి 15 వరకు దాని మధ్య బిందువు 12 12 1 1 0 0 కాబట్టి మనం ఇక్కడ నిజంగా ఏమి చేస్తున్నాం మనం 1 0 0 0 తో ప్రారంభించాము ఇది ఈ 1 కన్నా తక్కువ ఉంటే 0 మరియు తదుపరి బిట్ 1 గా తయారవుతుంది కానీ ఇతర మార్గం లో పూర్తి అయితే ఈ 1 అనేది 1 గానే ఉంటుంది నేను ఏమి మార్చడం లేదుకానీ రెండవ బిట్ మాత్రమే నేను 1గా మార్పు చేస్తున్నాను ఇది మనం పదేపదే చేస్తున్నాము కనుక ఇది బైనరీ సెర్చ్ ను అనుకరిస్తుంది సక్సెసైవ్ అప్ప్రోక్సిమేషన్ రిజిస్టర్ పాత్ర ఇది ఇక్కడ నేను చూపిస్తున్న ఈ రేఖాచిత్రాన్ని మీరు కూడా చూడండి ఎడమ వైపున నేను ఇప్పుడే ఉదాహరణ తో చెప్పిన దానిని వివరం గా చూపిస్తుంది SAR లో మనం 1 0 0 0 తో ప్రారంభిస్తాముఇక్కడ అనలాగ్ ఇన్ పుట్ వోల్టేజ్ తో అంతకంటే తక్కువ గా లేదా అంతకంటే ఎక్కువ గా ఉందా అని పోల్చి చూద్దాము SAR అవుట్ పుట్ కంటే ఇన్ పుట్ తక్కువగా ఉంటే అప్పుడు నేను ఇక్కడ ఈ బిట్ను 0 గా సెట్ చేస్తాను నేను తదుపరి బిట్ను కూడా 1 గా చేస్తాను కాబట్టి 0 1 0 0 ఇవే విలువలు మళ్ళి వచ్చినట్లైతే నేను దానిని 1 1 0 0 గా చేస్తాను మరియు నేను ఈ విధానాన్ని మళ్ళి మళ్ళి చేస్తాను మీరు కూడా గమనించండి ఇవి అంతకన్నాతక్కువ లేదా అంతకంటే ఎక్కువ అని నేను మళ్ళీ చెక్ చేస్తాను ఇది 1 కంటే తక్కువ చేసిన చివరి బిట్లో ఉంటే నేను దానిని 0 గా అలాగే తదుపరి బిట్ను 1 కి సెట్ చేస్తాను కానీ మరొక వైపు ఇది గ్రేటర్దాన్ ఇది అయితే నేనేమీ మార్చడం లేదు తదుపరి బిట్ ను 1 కి సెట్ చేస్తాను మరియు ఈ ప్రక్రియ పునరావృతమవుతుంది ఎల్లప్పుడూ నేను తరువాతి బిట్ను చూస్తున్నాను తరువాతి బిట్ ను నేను తిరిగి 0 కి మారుస్తున్నాను మరియు తదుపరి బిట్ను 1 కి సెట్ చేస్తున్నాను అయితే ప్రస్తుత బిట్ను 1 కి మార్చడం వల్ల ఏమీ ఇబ్బంది ఎదురు పడటం లేదు కాబట్టి ఈ విధంగా నేను 1 కంపేరిసిన్ 2 వ కంపేరిసిన్ 3 వ కంపేరిసిన్ మరియు 4 వ కంపేరిసిన్ లను చేస్తాను మరియు చివరికి నా ఫలితం A D కన్వర్టర్ యొక్క నా అవుట్ పుట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ 4 కంపేరిసిన్ స్టెప్స్ మాత్రమే అవసరం రేఖ చిత్రం లో లాగా సక్సెసైవ్ అప్ప్రోక్సిమేషన్ A D కన్వర్టర్ చూడడానికి ఎలా ఉంటుంది ఇది ట్రాకింగ్ టైపు ADC ని పోలి ఉంటుంది మరియు ఇందులో D A కన్వెర్టరు కంపారేటర్ కూడా కలిగి ఉంది కేవలం అప్ డౌన్ కౌంటర్ కి బదులుగా సక్సెసైవ్ అప్ప్రోక్సిమేషన్ రిజిస్టర్ ని మనం ఉపయోగిస్తున్నాంఇదే ఇక్కడ మనకు కావలసిన లాజిక్ ని అమలు పరుస్తూ ఉంటుంది మనం అనుకున్నట్లుగా కంపరేటర్ అవుట్ పుట్ విలువ 0 లేదా 1 అనే దానిపై ఆధారపడి అది నిర్ణయం తీసుకుంటుంది మీరు మార్పిడి ప్రక్రియను ప్రారంభించాలనుకున్నప్పుడు సాధారణంగా SOC మరియు EOC అనే రెండు ఇంటర్ఫేస్ లు గా ఉంటాయి మీరు SOC లో పల్స్ వర్తింపజేస్తే మార్పిడి ప్రారంభమవుతుంది మరియు అంతర్గతంగా 8 గడియార పల్స్ ఉంటాయి ఒకవేళ మీరు n బిట్ కన్వర్టర్ ఉపయోగిస్తున్నారని అనుకుందాం మీకు n బిట్స్ యొక్క D A కన్వర్టర్ అవసరం అవుతుంది n గడియార పల్స్ లు తరువాత ఈ EOC సిగ్నల్సిగ్నల్ అధికం చేయబడుతుంది కనుక డివైస్ ఏదైనప్పటికీ బయట నుండి A D కన్వెర్షన్ పూర్తి అయినట్లుగా భావించాలి ఇప్పుడు నేను D విలువ ను చదవగలను ఇది ఇలా పనిచేస్తుంది ఇది సులువుగా అర్ధమయే విధానం అంతేకాదు చాలా సరళమైనది మరియు చాలా వేగంగా పనిచేస్తుంది దీని క్లాక్ కి n పల్స్ లు మాత్రమే అవసరం 3 బిట్ కన్వర్టర్ కోసం ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ చూపబడింది ఈ బైనరీ సెర్చ్ కొనసాగుతుండగా D A కన్వర్టర్ యొక్క అవుట్ పుట్ ఎలా మారుతుంది మీరు మధ్యలో ప్రారంభించండి ఇది నా మధ్య స్థానం అప్పుడు మీరు ఇక్కడకు లేదా ఇక్కడకు వెళుతున్నారు నేను పైకి వెళ్ళాలి అనుకుందాము కాబట్టి ఇది నా తదుపరి ప్రదేశం తదుపరి దశ లో మీరు ఇక్కడ లేదా ఇక్కడకు వెళుతున్నారు మీరు ఇక్కడకు ఇలా వెళుతున్నారు అనుకుందాముమీరు మధ్య బిందువు తో ప్రారంభించారు అప్పుడు మీరు ఇక్కడకు వెళ్ళవచ్చుఅప్పుడు మీరు ఇక్కడకు వెళతారుఅప్పుడు మేము ఈ విధంగా ఇక్కడకు వెళ్తాముమీరు బిందువు లో కలుస్తారు 1 0 1 కు అనుగుణంగా ఉండే ఇన్ పుట్ కోసం నేను ఇక్కడ చూపించిన చిన్న ఉదాహరణ ఇది ఇది ఆ బిందువు లో కలుస్తుంది కానీ మీరు D A కన్వర్టర్ యొక్క అవుట్ పుట్ తరంగ రూపాన్ని పరిశీలిస్తేఆ తరంగ రూపం ఇలా ఉంటుంది ఇప్పుడు ARM మైక్రోకంట్రోలర్ల గురించి మాట్లాడుతున్నారు ఎలాంటి A D కన్వర్షన్ సౌకర్యాలు ఉన్నాయి D A కన్వర్షన్ సులభం అని మీరు చూస్తారు D A కన్వర్టర్ చేయడానికి మీకు కొన్ని రెసిస్టన్స్స్ మాత్రమే అవసరం కానీ A D కన్వర్షన్ మరింత కష్టం A D మార్పిడి చేయడానికి మీకు కొన్ని ప్రత్యేక సర్క్యూట్రీ ఉండాలి ARM యొక్క కొన్ని పాత తరాలను చూద్దాం మునుపటి తరం మైక్రోకంట్రోలర్లలో ARM7 ఒకటి 10 బిట్ సక్సెసీవ్ అప్రాక్సీమేషన్ A D కన్వర్టర్లో నిర్మించబడింది అవన్నీ సమర్థవంతమైనందున సక్సెసీవ్ అప్రాక్సీమేషన్ పద్ధతిని అమలు చేశాయి ఎందుకంటే దీనికి తక్కువ మొత్తంలో హార్డ్వేర్ అవసరం ఇప్పుడు ఇది 10 బిట్ కన్వర్టర్ కాబట్టి నేను 3 3 వోల్ట్ సరఫరా ను రిఫరెన్స్ వోల్టేజ్కు కనెక్ట్ చేస్తే అప్పుడు స్టెప్ సైజు ఫుల్ స్కేల్ వోల్టాగే ద్వారా విభజించబడింది మీరు గణన చేస్తే ఇది 3 23 మిల్లీవోల్ట్లకు వస్తుంది మీరు ఏ స్థాయి లో అక్యూరసి కొలవగలరో ఇది నిర్ణయిస్తుంది ఈ తీర్మానం అక్యూరసి కొలమానం ప్రాసెసర్ లోపల అలాంటి రెండు ADC గుణకాలు ఉన్నాయి వాటిని ADC 0 మరియు ADC 1 అంటారు ADC 0 కి 6 ఛానెల్స్ మరియు ADC 1 కు 8 ఛానెల్స్ ఉన్నాయి 6 ఛానెల్స్ అంటే మీరు కన్వర్షన్ కోసం 6 ఇన్పుట్లను కనెక్ట్ చేయవచ్చు 8 ఛానెల్స్ అంటే మీరు 8 ఇన్పుట్లను కనెక్ట్ చేయవచ్చు మరియు గడియారం యొక్క ఫ్రీక్వెన్సీ గరిష్టంగా 4 5 MHz ఇప్పుడు ఈ ఛానల్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం ఇక్కడ మీకు A D కన్వర్టర్ ఉంది మరియు నేను చూపిస్తున్న ఈ బ్లాక్ అనలాగ్ మల్టీప్లెక్సర్ డిజిటల్ మల్టీప్లెక్సర్ అంటే ఏమిటో మీకు తెలుసు బహుళ ఇన్పుట్లు ఉంటే ఎంచుకున్న లైన్స్ ఆధారం గా ఇన్పుట్ లలో ఒకటి ఎంచుకోబడుతుంది అనలాగ్ మల్టీప్లెక్సర్ పోలి ఉంటుంది తేడా ఏమిటంటే ఇన్ పుట్లు అనలాగ్ వోల్టేజీలు డిజిటల్ సెలెక్ట్ ఇన్ పుట్ లైన్లలో మీరు దరఖాస్తు చేస్తున్న దాన్ని బట్టి ఇన్ పుట్ ఒకటి అవుట్ పుట్ వద్ద ఎంపిక చేయ బడుతుంది ఇప్పుడు ADC0 లో 6 అనలాగ్ ఇన్ పుట్ ఛానెల్స్ ఉన్నాయి తగిన విధంగా ఎంచుకోవడం ద్వారా మీరు మార్పిడి కోసం వాటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు వాటిలో బహుళాలను ఒకేసారి ఉపయోగించవచ్చు కానీ మీరు చాలా వేగంగా ఒక దాని నుండి మరొక దానికి మారాలిమీరు ఒక ఛానల్ని మార్చండి ఆపై రెండవ ఛానల్ని మారుస్తుంది మూడవ ఛానల్ని మార్చండి మళ్ళీ మొదటిదానికి తిరిగి రండి ఇప్పుడు నేను మాట్లాడిన న్యూక్విస్ట్ సిద్ధాంతం కారణం గా మీరు దీన్ని మళ్ళీ ఉపయోగించవచ్చు A D కన్వర్టర్ 1 MHz వేగం తో పనిచేయవచ్చు కానీ మీ ఇన్ పుట్ వేవ్ ఫార్మ్ లక్షణాన్ని బట్టి మీకు ఆ రకమైన నమూనా రేటు అవసరం ఉండకపోవచ్చు మీ శాంప్లింగ్ రేట్ 1 KHz మాత్రమే కావచ్చు కాబట్టి బహుళ ఛానల్లను ఒకే A D కన్వర్టర్లో మల్టీప్లెక్స్ చేయ వచ్చు మరియు మీరు వాటిని ఒకేసారి ఉపయోగించవచ్చు ఇక్కడ వరుసగా 2 మరియు 2 ఛానెల్స్ ADC 0 మరియు ADC1 6 మరియు 8 ఛానెల్ లకు మద్దతు ఇస్తున్నాయి A D మార్పిడి పూర్తయిన తర్వాత ఇంటెర్రుప్ట్ సిగ్నల్ ఉత్పత్తి అవుతుంది ఇది ఎలా పనిచేస్తుంది మరియు కంట్రోల్ రిజిస్టర్ ఉంది అది తగిన విధంగా ప్రారంభించాలి ARM7 లో ఇదే ఉంది ఇప్పుడు మేము ఉపయోగిస్తున్న బోర్డుకి వస్తున్నది ARM కార్ టెక్స్ M4 మైక్రో కంట్రోలర్ ఆధారం గా STM32 ఈ బోర్డు లో 3 అంతర్ నిర్మిత 12 బిట్ A D కన్వర్టర్లు ఉన్నాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి 19 ఛానల్ లకూ మద్దతు ఇవ్వగలదు అంటే అనలాగ్ మల్టీప్లెక్సర్లో చాలా ఇన్పుట్లు ఉన్నాయి మీ రిఫరెన్స్ 3 3 వోల్ట్ అయితే 12 బిట్ కోసం మీ స్టెప్ సై జు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీ అక్యూరసి 0 8 మిల్లీవోల్ట్లు ఎక్కువగా ఉంటుంది ఇన్ పుట్ అవుట్ పుట్ పిన్ కు అనుసంధానించబడిన 16 బాహ్య ఛానెల్స్ ఉన్నాయి మరియు 16 ఛానళ్ళలో ఉన్నాయి వాటిలో 6 ఆర్డినో కనెక్టర్ పిన్స్లో అందుబాటులో ఉన్నాయి వీటిని A0 నుండి A5 అంటారు అదనం గా వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి ఉద్దేశించిన 3 ఇంటర్నల్ ఛానెల్స్ ఉన్నాయి ఈ 3 ఇంటర్నల్ ఛానెల్స్ బ్యాటరీ యొక్క వోల్టేజ్కు అనుసంధానించబడి ఉన్నాయి బోర్డు బ్యాటరీ పై నడుస్తుంటే బ్యాటరీ వోల్టేజ్ అంటే ఏమిటో మీరు చదువుకోవచ్చుకొన్ని బోర్డులలో ఉష్ణోగ్రత సెన్సార్లో నిర్మించబడింది మీరు బోర్డు యొక్క ఉష్ణోగ్రత ను కూడా చదవవచ్చు మరియు ప్రస్తుత రిఫరెన్స్ వోల్టేజ్ అంటే ఏమిటి కూడా చదవవచ్చు కాబట్టి ఈ అంతర్గత విషయాలన్నీ మీరు పర్యవేక్షించవచ్చు వీటిని ఇంటర్నల్ ఛానెల్స్ అంటారు ఇప్పుడు మళ్ళీ ఈ బోర్డుకి తిరిగి వస్తున్నప్పుడు మీరు ఈ ఆర్డినో కనెక్టర్లో చూస్తారు ఆరు అనలాగ్ ఇన్పుట్ లైన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అయితే ఎక్కువ సంఖ్యలో అనలాగ్ ఇన్పుట్ పిన్ లకు మద్దతు ఉంది మీకు మరింత కావాలంటే మీరు ఈ ఎక్స్టర్నల్ పిన్ల నుండి వాటిని యాక్సెస్ చేయాలి STM32 పొడిగింపు పిన్స్లో మీకు అన్ని సిగ్నల్ పిన్లకు ప్రాప్యత ఉంది కానీ ఇక్కడ మీకు ఆర్డినో కంపాటిబుల్ కనెక్టర్ పిన్స్ మాత్రమే ప్రాప్యత ఉంది మేము చూపించే ప్రయోగాలలో మీకు A D కన్వర్టర్ అవసరం అయినప్పుడు మేము చాలా ఛానల్లను ఉపయోగించము మేము నేరుగా ఆర్డినో ఇన్ పుట్ కనెక్టర్లకు కనెక్ట్ చేయవచ్చు అలాంటప్పుడు ఆ పిన్ సంఖ్య లను మనం A0 A1 A2 A3 A4 A5 గా సూచించవచ్చు పిన్ నంబర్ లను కూడా ఇవ్వవచ్చుఇవి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మేము వారిని పి 12 సే అని పిలుస్తారు కాబట్టి మీరు వారిని పేరు ద్వారా కాల్ చేయవచ్చు లేదా పిన్ నంబర్ ద్వారా కాల్ చేయవచ్చు మీరు ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు కావలసిన విధంగా ఆ పేర్లలో దేనినైనా ఉపయోగించవచ్చు దీనితో మేము A D కన్వర్షన్ ఈ చర్చ ముగింపుకు వచ్చాము ఇంతకుముందు మేము D A కన్వర్షన్ చూశాము తరువాతి ఉపన్యాసాలలో ఎంబెడెడ్ సిస్టమ్ అనువర్తనాలలో చాలా ముఖ్యమైన కొన్ని కామన్ సెన్సార్లు మరియు యాక్యుయేటర్ల గురించి మేము మాట్లాడుతాము మరియు వాటిలో చాలావరకు మేము నిజంగా చేతుల మీదుగా సెషన్స్ ద్వారా ప్రదర్శిస్తాము వాటిని ఉపయోగించే ముందు సెన్సార్లు ఏమిటో అవి ఎలా పనిచేస్తాయో మరియు మైక్రోకంట్రోలర్తో వాటిని ఎలా ఇంటర్ఫేస్ చేయవచ్చనే దానిపై కొన్ని ప్రాథమిక ఆలోచనలను తెలుసుకోవడం ఎల్లప్పుడూ మంచిది ఈ చర్చ లు మన తదుపరి ఉపన్యాసాలలో కొనసాగుతాయి ధన్యవాదాలు